మనము పరిశీలిస్తున్న తదుపరి మూలకం కరెంట్ మూలం వోల్టేజ్ మూలం దాని టెర్మినల్స్ మధ్య ఇచ్చిన వోల్టేజ్ను నిర్వహిస్తున్నట్లే కరెంట్ మూలం దాని ద్వారా ప్రవహించే విద్యుత్తును నిర్వహిస్తుంది ఇది కరెంట్ మూలానికి చిహ్నం మరియు కరెంట్ యొక్క దిశను ఈ బాణం గుర్తు సూచిస్తుంది మరియు కరెంట్ యొక్క మొత్తం విలువ I0 ద్వారా ఇవ్వబడుతుంది కరెంట్ ఈ దిశలో నిష్క్రియాత్మక నియమము ద్వారా ప్రవహిస్తున్నందున వోల్టేజ్ V ఆ దిశలో నిర్వచించబడినది కాబట్టి కరెంట్ మూలం ఏమి చేస్తుంది అది I0 కు సమానమైన కరెంట్ను దాని వోల్టేజ్తో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది కరెంట్ మూలం ద్వారా టెర్మినల్స్ A మరియు B ల మధ్య వోల్టేజ్తో సంబంధం లేకుండా I0 కు సమానమైన కరెంట్ ప్రవహిస్తుంది అని అర్థం మునుపటిలాగా కరెంట్ నిర్వచించిన దిశను బాణం గుర్తు సూచిస్తుంది మరియు అదే కరెంట్ పాజిటివ్ లేదా నెగటివ్ గా ఉండవచ్చు ఇప్పుడు I0 2 ఆంపియర్లు అయితే దాని అర్థం ఏమిటంటే 2 ఆంపియర్లు కరెంట్ మూలం ద్వారా A నుండి B కి ప్రవహిస్తుంది I0 3 ఆంపియర్లు అయితే దాని అర్థం 3 ఆంపియర్లు A నుండి B కి ప్రవహిస్తుంది కరెంట్ A నుండి B వరకు ప్రవహిస్తుంది ఎందుకంటే బాణం గుర్తు A నుండి B కి లోపల గీయబడింది ఈ సందర్భంలో 3 ఆంపియర్లు B నుండి A కి ప్రవహిస్తుంది అని చెప్పటానికి సమానం అందువల్ల కరెంట్ మూలం వోల్టేజ్లతో సంబంధం లేకుండా కరెంట్ ప్రవాహాన్ని అంచనావేస్తుంది వోల్టేజ్ మూలం మాదిరిగా మనము కరెంట్ మూలం యొక్క లక్షణాన్ని గ్రాఫికల్గా వర్ణిస్తాము కాబట్టి 3 ఆంపియర్ల విలువ కలిగిన కరెంట్ మూలాన్ని తీసుకుందాం నిష్క్రియాత్మక నియమం ప్రకారం వోల్టేజ్ ఈ దిశలో నిర్వచించబడింది ఇది కరెంట్ I మరియు ఇది వోల్టేజ్ V ఇప్పుడు వోల్టేజ్తో సంబంధం లేకుండా కరెంట్ ఒకే విధంగా వుంటుంది కాబట్టికరెంట్ గ్రాఫ్ లక్షణం క్షితిజ సమాంతర రేఖ మరియు అది IV అక్షం మీద గీయబడింది కాబట్టి దాని అంతటా వోల్టేజ్ ఎలా ఉన్నా కరెంట్ 3 ఆంపియర్ల వద్ద స్థిరంగా ఉంటుంది అదేవిధంగా మరొక సందర్భంలో కరెంట్ 2 ఆంపియర్లు అయితే కానీ x అక్షం క్రింద గ్రాఫ్ 2 ఆంపియర్లు వద్ద ఒక క్షితిజ సమాంతర రేఖవలె ఉంటుంది కాబట్టి కరెంట్ మూలం కరెంట్ ప్రవాహాన్ని స్థిరంగా ఉంచుతుంది ఇప్పుడు మనం ఒక సూక్ష్మమైన విషయాన్ని సాంకేతికంగా ఇక్కడ చూద్దాం కరెంట్ మూలానికి దేనిని అనుసంధానించకుండాకరెంటు మూలాన్ని చూపించటం సరైనది కాదు ఎందుకంటే మనం I3 ఆంపియర్లకు సమానం అని తీసుకున్నాం ఈ ప్రత్యేకమైన నోడ్ మనం తీసుకుంటే దానికి వేరే ఏదీ అనుసందానించబడలేదు మరియు నోడ్ వైపు ప్రవహించే అన్ని కరెంట్లు కిర్చాఫ్ కరెంట్ చట్టాన్నిపాటిస్తాయని మనకు తెలుసు కాబట్టి కరెంట్ మూలం ఎల్లప్పుడూ ఏదో ఒకదానితో అనుసంధానించబడి ఉండాలి అనేది నిజం కరెంట్ ఈ విధంగా ఒక సర్క్యూట్లోకి ప్రవహిస్తుంది అయితే మనం కరెంట్ మూలాన్ని గీసిన ప్రతిసారీ అదనపు సర్క్యూట్ కూడా గీయటం అసౌకర్యంగా ఉంటుంది మనం కరెంట్ మూలానికి ఏదీ అనుసంధానించకుండా గీచినట్లయితే సర్క్యూట్ పూర్తికాదు ఎందుకంటే కరెంటు మూలానికి ఏదయినా ఖచ్చితంగా అనుసంధానించాలి